హలో సెక్యూర్ సిస్టమ్ ఇంజనీరింగ్ కోర్సులో ఈ ఉపన్యాసానికి స్వాగతం కాబట్టి మునుపటి డెమోలో మనం చూసినది ఏమిటంటే మనము ఒక బఫర్ను ఓవర్ ఫ్లో చేసాము మరియు మనము ఒక పేలోడ్ను ఎగ్జిక్యూట్ చేయగలిగాము మరియు మనము నిజంగా ఒక షెల్ను సృష్టించాము మరియు మనము పేర్కొన్నది ఏమిటంటే ఎటాకర్ అటువంటి షెల్ను సృష్టించి ఒక నిర్దిష్ట అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ నుండి ఉపశమనం చేయమని బలవంతం చేస్తే ఎటాకర్ ఆ షెల్ నుండి సాధ్యమైనంతవరకు రన్ చేయగలడు కాబట్టి మనము చూసిన ఇతర వీడియోలలో ప్రామాణిక సిస్టమ్స్ లో ఎగ్జిక్యూట్ చేయబడిన అనేక ప్రతికూల చర్యలు ఉన్నాయని మనము చూశాము కాబట్టి వాస్తవానికి మనము మూడు వేర్వేరు ప్రతికూల చర్యలు చూశాము వాటిలో ఒకటి NX బిట్ లేదా WX లేదా X బిట్ ఇది అన్ని ఇంటెల్ AMD ప్రాసెసర్లలో మరియు అనేక మైక్రోకంట్రోలర్లలో కూడా ఉంది కాబట్టి మనం చూసినది ఏమిటంటే ఈ బిట్ మెమరీలోని ఒక పేజీ ఎక్జిక్యూటబుల్ లేదా వ్రాయదగినది అని నిర్ధారిస్తుంది కాబట్టి స్టాక్లోని ఉదాహరణఈ ప్రత్యేక బిట్ మీరు స్టాక్ నుండి కోడ్ను ఎగ్జిక్యూట్ చేయలేరని నిర్ధారిస్తుంది మరియు కొన్ని ఆధునిక కంపైలర్లచే ఎగ్జిక్యూట్ చేయబడిన ఇతర ప్రతికూల చర్యలు కానరీలను ఉపయోగిస్తున్నాయి ప్రతి స్టాక్ ఫ్రేమ్లో ఉన్న కానరీలు ఒక బఫర్ ఓవర్ఫ్లో అవుతుంది మరియు ఆ స్టాక్ ఫ్రేమ్ను దాటుతున్నాయని గుర్తిస్తుంది మరియు ఇది ఫంక్షన్ రిటర్న్ సమయంలో పట్టుకోబడుతుంది మరియు ఎగ్జిక్యూషన్ యొక్క ఉపశమనం నిరోధించబడుతుంది మనము పరిశీలించిన మూడవ విషయం అడ్రస్ స్పేస్ లేఅవుట్ రాండమైజేషన్ లేదా ASLR దీనితో ఒక ప్రతికూల చర్యగా సాధ్యమేమిటంటే ఒక ప్రోగ్రామ్లోని వివిధ మాడ్యూళ్ల స్థానాలు ప్రతి రన్ లో యాదృచ్ఛికంగా ఉంటాయి అందువల్ల ఎటాకార్ ఎక్కడ ఉపశమనం జరగాలి మరియు తిరిగి ఏ ప్రదేశానికి చేరుకోవాలో పేర్కొనలేరు మరో మాటలో చెప్పాలంటే పేలోడ్ ఉన్న అడ్రస్ ను గుర్తించడం ఎటాకార్కి కష్టమవుతుంది కాబట్టి ఈ మూడు ప్రతికూల చర్యలను ప్రదర్శించడానికి మనము బఫర్ ఓవర్ఫ్లో తీసుకున్న మునుపటి ఉదాహరణను చూస్తాము కాబట్టి మనం చేసేది ఏమిటంటే ఈ రెండు ఫంక్షన్లను కలిగి ఉన్న testcode c అనే మునుపటి వీడియోలో మనము చేసిన అదే ఉదాహరణను తీసుకుంటాము మరియు మునుపటి వీడియోలో చూసినట్లుగా మనము ఈ స్థానిక బఫర్ను ఓవర్ఫ్లో చేస్తాము మరియు దీనిలోని వలనరబిలిటీని ఉపయోగిస్తాము స్ట్రింగ్ కాపీ పేలోడ్ను బలవంతం చేస్తుంది ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి షెల్ను సృష్టిస్తుంది కాబట్టి ఈ పని యొక్క ఉదాహరణను మనం మళ్ళీ చూస్తాము కాబట్టి మనం మొదట దీనిని ఈ క్రింది విధంగా చేస్తాము ఆపై ఈ ఆర్గ్యుమెంట్ ఉపయోగించి ఈ కోడ్ ను రన్ చేయవచ్చు కాబట్టి మనం ఇక్కడ పాస్ చేస్తున్నది E3 ఫైల్ ఇది మనం ఎగ్జిక్యూట్ చేయదలిచిన షెల్ కోడ్తో కూడిన పేలోడ్ను కలిగి ఉంటుంది మరియు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అది విజయవంతంగా షెల్ను సృష్టించడం మనం చూస్తాము కాబట్టి ఈ ప్రోగ్రామ్ నడుస్తోంది ఎందుకంటే మనము అన్ని ప్రతికూల చర్యలను డిజేబుల్ చేసాము కాబట్టి మనము ASLRని కానరీలను మరియు స్టాక్ ప్రొటెక్షన్ను డిజేబుల్ చేసాము కాబట్టి మనం ఏమి చేస్తాం అంటే వీటిలో ప్రతి ఒక్క దాన్ని ఒక్కొక్కటిగా ప్రారంభిస్తాము మరియు ఈ షెల్ కోడ్ ఎలా నిరోధించబడుతుందో చూద్దాం కాబట్టి మనం చూసే మొదటి విషయం కానరీలు ఇప్పుడు కానరీని కంపైలర్ డిఫాల్ట్ గా జతచేస్తుంది మరియు మనము ఇంతకుముందు చేసినది ఏమిటంటే ఈ కంపైలర్ పారామితి fno stack protector ను మనము నిర్దేశించాము ఇది వాస్తవానికి కానరీలను డిసేబుల్ చేస్తుంది ఇప్పుడు మనము కానరీలను ఎనేబుల్ చేస్తే ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి fno stack protector బదులుగా మనం దీనిని f stack protectorగా మారుస్తాము ఇది ప్రతి ఫంక్షన్లో కానరీలు ఉండేలా చేస్తుంది కాబట్టి మనము మళ్ళీ కోడ్ ను కంపైల్ చేస్తాము ఇది ఇప్పుడు ఫంక్షన్లలో కానరీలు ఉండే విధంగా కంపైల్ చేయబడిందని గమనించండి కాబట్టి ఇప్పుడు మీరు అదే పేలోడ్ను ఇచ్చి అదే ఎక్జిక్యూటబుల్ను రన్ చేస్తుంటే మనము పొందినది ఏమిటంటే స్టాక్స్ మెషిన్ కనుగొనబడుతుంది కాబట్టి ఇక్కడ ఏమి జరిగిందంటే స్టాక్లోని ప్రతి ఫంక్షన్లో కానరీలను చేర్చడం వల్ల strcpy కారణంగా బఫర్ ఓవర్ ఫ్లో అవుతుంది మరియు ఈ కానరీలచే పట్టుకోబడుతుంది మరియు అందువల్ల ఉపశమనం జరగడానికి ముందు ప్రోగ్రామ్ స్టాక్ స్మాషింగ్ డిటెక్షన్ తో ముగుస్తుంది కాబట్టి విషయాలను తిరిగి పొందడానికి మరియు తదుపరి అంశాన్ని చూడటానికి మళ్ళీ డిసేబుల్ కానరీలను చేర్చుదాం కాబట్టి మనం చూసే తదుపరి విషయం WX లేదా X బిట్ ఇప్పుడు ప్రతి లైనక్స్ సిస్టమ్లో డిఫాల్ట్గా WX లేదా X బిట్ ఎనేబుల్ అయిఉంటుంది మరియు ఈ z execstack తో ఈ సెట్టింగ్ను WX లేదా X డిసేబుల్ చెయ్యడం మనం ఇంతకుముందు చేసాము కాబట్టి నేను ఈ ప్రత్యేకమైన కమాండ్ లైన్ పరామితిని తీసివేసి ప్రోగ్రామ్ను మునుపటిలా కంపైల్ చేసి ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేస్తే ఏమి జరుగుతుందంటే ఎగ్జిక్యూషన్ ను అణచివేసి పేలోడ్ను సృష్టించే బదులు మనకు సెగ్మెంటేషన్ లోపం వస్తుంది కారణం ఏమిటంటే ఈ పేలోడ్ బఫర్ను విజయవంతంగా ఓవర్ ఫ్లో చేస్తుంది మరియు ఇది రిటర్న్ అడ్రస్ను ఓవర్ఫ్లో చేస్తుంది మరియు రిటర్న్ అడ్రస్ను సవరించుకుంటుంది మరియు ఫంక్షన్ రిటన్ వచ్చేటప్పుడు ఇది స్టాక్ నుండి కోడ్ను ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఇప్పుడు డిఫాల్ట్గా ఈ ప్రత్యేకమైన ఫంక్షన్ దాని స్టాక్ను నాన్ ఎక్జిక్యూటబుల్గా కలిగి ఉంటుంది కాబట్టి ప్రాసెసర్ దీనిని ఇల్లీగల్ ఎగ్జిక్యూషన్గా గుర్తించి ప్రోగ్రామ్లోకి వస్తుంది మరియు అందువల్ల ప్రోగ్రామ్ ముగుస్తుంది కాబట్టి దీనిని తిరిగి తీసుకుందాం మరియు స్టాక్ ఎక్జిక్యూటబుల్ అవుతుందని నిర్ధారించడానికి మనము ఈ కమాండ్ లైన్ పరామితిని మళ్ళీ ఉంచుతాము మరియు మనము స్టాక్ నుండి పేలోడ్ను ఎగ్జిక్యూట్ చేయగలుగుతాము మరియు అందువల్ల మనము తప్పనిసరిగా కానరీలను డిసేబుల్ చేస్తున్నాము అలాగే ఎగ్జిక్యూషన్ కోసం స్టాక్ నుండి తనిఖీని కూడా నిలిపివేస్తున్నాము మనము ఈ కోడ్ను మళ్లీ రన్ చేస్తాము మరియు రెండు ప్రతికూల చర్యలు డిసేబుల్ చేయడం వలన మనము స్టాక్ను పొందాము కాబట్టి ఇప్పుడు ASLR అనే తుది ప్రతికూల చర్యను చూద్దాం ఇప్పుడు ఈ directoryproc sys randomize va space లో ఉన్న ఈ ప్రత్యేక ఫైల్ randomize va space నుండి లైనక్స్ సిస్టమ్స్లో ASLR యొక్క స్థితిని పొందవచ్చు ఈ ఫైల్లో 0 విలువ ఈ సిస్టమ్లో ASLR నిలిపివేయబడిందని సూచిస్తుంది ఈ ప్రత్యేక సిస్టమ్లో ASLR ను తాత్కాలికంగా ఎనేబుల్ చేయడానికి మనం చేయవలసింది ఈ ఫైల్ యొక్క విషయాలను 1 2 లేదా 3 గా మార్చడం కాబట్టి మనం ఈ విలువను వాస్తవానికి 3 కి మార్చుకుంటామని అనుకోండి సుడోను పేర్కొనడం ద్వారా మనం అలా చేయవచ్చు ఎందుకంటే ఫైల్ను మార్చడానికి సుడో అవసరం sudo sh c "echo 3" అవుట్పుట్ను Procsyskernelrandomize va space లోకి దారి మళ్ళిస్తుంది కాబట్టి ఈ విధంగా మనము randomize va space విలువను 0 నుండి 3 కి మార్చాము కాబట్టి నిర్దిష్ట ఫైల్ యొక్క విషయాల ఫలితాన్ని ముద్రించడం ద్వారా ఇది నిజంగా మారిందని మనము ధృవీకరించవచ్చు కాబట్టి మనము ఇప్పుడు ఇక్కడ ఏమి చేసామంటే ASLR ను ఎనేబుల్ చేసాము కాబట్టి ఈ ఎనేబుల్తో ప్రోగ్రామ్ ఇంకా పనిచేస్తుందో లేదో చూద్దాం కాబట్టి మనము అదే ప్రోగ్రామ్ను రన్ చేస్తాము మరియు అది దాడిని విజయవంతంగా నిరోధించిందని మనము చూస్తాము కాబట్టి ASLR ఎనేబుల్ చేయడం వలన మనకు విభజన లోపం వస్తుంది కారణం మనము 0xffffcf70 స్థానానికి తిరిగి వ్రాసిన రిటర్న్ అడ్రస్ కు ఇకపై స్టాక్ ఉండదు రాండమైజేషన్ ప్రతి ఎగ్జిక్యూషన్ తో స్టాక్ యొక్క స్థానం మార్చబడుతుందని మరియు ఇది దాడిని నిరోధిస్తుంది అని నిర్ధారిస్తుంది ధన్యవాదాలు References 1 Randomize va space httpslinux audit comlinux aslr and kernelrandomize va space setting